నేటి ఉపన్యాసంలో ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్లు మరియు అల్గారిథమ్ల కోర్సులో ప్రోగ్రామింగ్ అసైన్మెంట్గా ఇచ్చిన అభ్యాసాలలో ఒకదానిని ఈ 4వ వారంలో చూద్దాం ఇచ్చిన వాటిలో కల్లా ఇది అత్యంత సవాలుగా ఉన్న ప్రోగ్రామింగ్ అభ్యాసం మరియు అదేమిటంటే ఇచ్చిన పదాల సెట్ను సార్ట్ చేయడానికి ప్రోగ్రామ్ను వ్రాయడం ఈ ప్రోగ్రామింగ్ అభ్యాసం గురించి మరియు ఎలాంటి ప్రోగ్రామ్లు వ్రాయవచ్చు మరియు కరెక్ట్నెస్ గురించి చూస్తాము అభ్యాసంలో ఇన్పుట్గా ఇచ్చిన పదాల సమూహాన్ని కలిగి ఉంటుంది మనము చేసే మొదటి దశ ఏమిటంటే మనము పదాలను చదవడం మరియు వాటిని తగిన డేటా స్ట్రక్చర్ లో నిల్వ చేయడం మన విషయంలో డేటా స్ట్రక్చర్ తగిన అర్రేగా ఉంటుంది ఆపై మనము ఈ పదాలను సార్ట్ చేయడానికి సార్టింగ్ అల్గారిథమ్ను ఎంచుకుంటాము మరియు ఈ రోజు మనం నిజంగా పోలిక ఆధారంగా చేసే సార్టింగ్ అల్గారిథమ్ని ఉపయోగిస్తాము మరియు మనం పోలిక ఆధారంగా చేసే సార్టింగ్ అల్గారిథమ్ను ఉపయోగించాలనుకుంటే ఇచ్చిన రెండు పదాలను పోల్చగల సామర్థ్యం మనకు ఉండాలి ఉదాహరణకు ఇన్సర్షన్ సార్ట్ ని ఎంచుకుందాం మరియు పూర్ణాంకాలతో కూడిన అర్రే ని సార్ట్ చేయడానికి మనందరికీ సూడో కోడ్ తెలుసు ఇక్కడ మనం చేసేది ఏమిటంటే మొదటి ఎలిమెంట్ నుండి చివరి ఎలిమెంట్ వరకు ఉన్న అర్రే ని చూస్తాము మరియు రెండవ వైల్ లూప్లో మనం మొదటి i ఎలిమెంట్లను సార్ట్ చేస్తాము ఇన్సర్షన్ సార్ట్ ఉపన్యాసాల సమయంలో మనము దీనిని ఇప్పటికే అధ్యయనం చేసాము ఇన్సర్షన్ సార్ట్ యొక్క ప్రధాన మార్పు ఏమిటంటే మీరు i అనే పునరావృత సంఖ్యను చూస్తే అర్రే లోని మొదటి i ఎలిమెంట్లు పునరావృత సంఖ్య i చివరిలో సార్ట్ చేయబడతాయి ఇది సూడో కోడ్ ఇక్కడ గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే అర్రే A యొక్క jth సూచిక గల ఎలిమెంట్ మరియు j 1 ఇండెక్స్ గల ఎలిమెంట్ మధ్య పోల్చుతున్నాము అది పూర్ణాంకం A అని మీరు అనుకుంటే సంభావితంగా ఒక రెండు పూర్ణాంకాల మధ్య పోలిక యొక్క ఫలితం ఏమిటో చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది ఇది నీలం రంగులో హైలైట్ చేయబడింది మరియు ఇచ్చిన పదాల జాబితాను సార్ట్ చేయడానికి సరిగ్గా అదే ఇన్సర్షన్ సార్ట్ ఆలోచనను ఉపయోగించాలనుకుంటే రెండు పదాలను ఎలా సరిపోల్చాలి మరియు ఇవ్వబడిన రెండు పదాలలో ఏది పెద్దది అనే దానిపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి ఇచ్చిన రెండు పదాలు మరియు అవి సమానంగా ఉన్నాయా మరియు మొదలైనవి మనం రెండు పదాలను పోల్చగలగాలి ప్రత్యేకించి మనం చర్చించబోయేది నిజంగా పట్టింపు లేదు అర్రే లో ఎలిమెంట్లు ఒకే రకానికి చెందినవిగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి కంపేర్ అని పిలువబడే ఒక ఫంక్షన్ని మనం పరిగణించినట్లయితే మరియు కంపేర్ యొక్క ఫలితం ప్రాథమికంగా రెండు ఎలిమెంట్ల లో ఏది పెద్దది అని చెబుతుంది కాబట్టి ఎలిమెంట్లు AJ 1 మరియు యొక్క AJ అని అనుకుందాం కంపేర్ యొక్క ఫలితం స్వాప్ తప్పనిసరిగా నిర్వహించాలా వద్దా అని చెబుతుంది ఫలితం 0 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒక స్వాప్ తప్పనిసరిగా నిర్వహించబడాలి ముఖ్యంగా రెండు ఎలిమెంట్లు తప్పనిసరిగా మార్పిడి చేయబడాలి మరియు ఫలితం 0కి సమానంగా ఉంటే అప్పుడు స్వాప్ అవసరం లేదు ఎందుకంటే AJ 1 అనేది AJ కంటే చిన్నది కాబట్టి అర్రేలో ఎలిమెంట్లు పదాలుగా ఉన్నప్పుడు సరిపోల్చండి ఫంక్షన్ యొక్క అమలును మనం చూడబోతున్నాం రెండు స్ట్రింగ్లను పోల్చడానికి ఉపయోగించే ఈ చిన్న ఫంక్షన్ను ఇప్పుడు చూద్దాం s1 మరియు s2 అనేవి రెండు పాయింట్లు మరియు క్యారెక్టర్ అర్రే లు మరియు అవి ప్రతి ఒక్కటి 'నల్' చిహ్నంతో ముగించబడతాయి కాబట్టి ఈ రెండు అర్రేల కంటెంట్లు క్యారెక్టర్ అర్రేలుగా పరిగణించబడతాయి స్ట్రింగ్స్ s1 మరియు s2 ఒకేలా ఉంటే ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ 0 s1కి s2 కంటే ఎక్కువ డిక్షనరీ ఆర్డర్ ఉంటే మరో మాటలో చెప్పాలంటే లెక్సికోగ్రాఫిక్ ఆర్డర్ లేదా డిక్షనరీ ఆర్డరింగ్లో s2 తర్వాత s1 వచ్చినట్లయితే ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ సానుకూల విలువ అవుతుంది మరియు s2 కంటే s1 కి లెక్సికోగ్రాఫికల్ ర్యాంక్ తక్కువగా ఉంటే s2 కంటే ముందు స్ట్రింగ్ s1 వచ్చినట్లయితే లెక్సికోగ్రాఫికల్ ఆర్డరింగ్లో లేదా డిక్షనరీ ఆర్డరింగ్లో s2 కంటే ముందు స్ట్రింగ్ s1 వచ్చినట్లయితే అప్పుడు రిటర్న్ విలువ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మన సార్టింగ్ అల్గారిథమ్లో ఈ ఫంక్షన్ని ఉపయోగించే మార్గం ఏమిటంటే నిఘంటువు క్రమంలో s2 తర్వాత s1 వచ్చినట్లయితే రిటర్న్ విలువ 0 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు మనం ప్రతిపాదిస్తున్న స్వాప్ను ప్రభావితం చేస్తాము మన సార్టింగ్ అల్గారిథమ్లో కంపేర్ ఫంక్షన్ని ఉపయోగించడానికి ఈ ఫంక్షన్ ని ఇలా ఉపయోగిస్తాము ఇది పాయింటర్లను ఉపయోగించి చక్కని మరియు గమ్మత్తైన అమలు మరియు క్యారెక్టర్ లు వాటి సంబంధిత పూర్ణాంక విలువలపై అంకగణితాన్ని ప్రదర్శించడం ద్వారా పోల్చవచ్చు మీరు C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేస్తుంటే క్యారెక్టర్కి సంబంధించిన పూర్ణాంక విలువ దాని ప్రత్యేక పూర్ణాంకం కోడ్ యాస్ కి కోడ్ అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి కంపేర్ ఫంక్షన్ని చూద్దాం అది చేసేది ఏమిటంటే s1 స్ట్రింగ్ ముగింపుకు చేరుకునే వరకు వైల్ లూప్ వర్తిస్తుంది మరియు స్ట్రింగ్ s1లో ప్రాసెస్లో ఉన్న అక్షరం మరియు స్ట్రింగ్ s2లో ప్రాసెస్లో ఉన్న అక్షరం ఒకేలా ఉన్నంత వరకు నియంత్రణ లూప్లోనే ఉంటుంది దీన్ని మనం అర్థం చేసుకుందాం s1 యొక్క స్ట్రింగ్ ముగింపుకు చేరుకున్నట్లయితే లేదా s1 ద్వారా సూచించబడిన అక్షరం మరియు s2 ద్వారా సూచించబడిన అక్షరం వేర్వేరుగా ఉంటే అప్పుడు నియంత్రణ ఈ లూప్ నుండి నిష్క్రమిస్తుంది ఈ షరతులు రెండూ సంతృప్తి చెందినంత వరకు లూప్ లోపల పాయింటర్ విలువ కేవలం ఒక యూనిట్ ద్వారా పెంచబడుతుంది ఈ సందర్భంలో కేవలం 1 బైట్ అడ్డ్రస్ ద్వారా పెంచబడుతుంది నియంత్రణ లూప్ నుండి నిష్క్రమించినప్పుడు s1 మరియు s2 సూచించేవి ఒకేలా ఉన్నాయా లేదా ఒకదాని కంటే ఒకటి చిన్నదా లేదా మరొకదాని కంటే పెద్దదా మరియు ఇది ఎలా ప్రభావితమవుతుందో తనిఖీ చేయడం నిర్వహించబడుతుంది సంబంధిత అక్షరాలతో అనుబంధించబడిన పూర్ణాంక విలువను తీసివేయడం ద్వారా ఇది నిర్వహించబడుతుంది నిజానికి అవి సమానంగా ఉంటే మరియు నియంత్రణ నిష్క్రమించినట్లయితే దీనర్థం రెండు స్ట్రింగ్లు వాటి చివరలకు చేరుకున్నాయని అందువల్ల స్ట్రింగ్లు నిజానికి సమానంగా ఉంటాయి మరియు రిటర్న్ విలువ 0 అవుతుంది ఒకవేళ రిటర్న్ అనేది s1 స్ట్రింగ్ ముగింపుకు చేరుకోవడం వల్ల మరియు s2 స్ట్రిం ముగింపుకి చేరుకోనట్లయితే ఆపై s1 స్ట్రింగ్ మొత్తం s2 లోపల ఉందని అర్థం మరియు రిటర్న్ చేయబడే విలువ లెక్సికోగ్రాఫిక్ ఆర్డరింగ్లో s2 కంటే చిన్నది మరియు s1 ద్వారా సూచించబడిన స్థానం వద్ద ఉన్న విలువ s2 ద్వారా సూచించబడిన ప్రదేశంలో ఉన్న విలువ కంటే చిన్నది అయితే ఈ వ్యవకలనంసబ్స్ట్రాక్షన్ s2 కంటే s1 చిన్నదని చెబుతూ ప్రతికూల విలువను అందిస్తుంది నిజానికి అది సానుకూల విలువను తిరిగి ఇవ్వబోతుంటే లెక్సికోగ్రాఫిక్ క్రమంలో స్ట్రింగ్ s1 స్ట్రింగ్ s2 తర్వాత సంభవిస్తుందని అర్థం కాబట్టి మనము దానిని మార్పిడి చేయడానికి లేదా మన వినియోగంలో స్వాప్ను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తాము మొదట మనం పదాల అర్రేని సృష్టిస్తాము ఇది రెండు డైమెన్షనల్ అర్రే అడ్డు వరుసల సంఖ్య గరిష్ట పదాలు ఇది ఇన్పుట్లో ఇచ్చిన విధంగా స్థిరంగా ఉంటుంది మరియు పదం యొక్క పొడవు పొడవైన పదం యొక్క లెంగ్త్ ఇవ్వబడింది మరియు మనము మరొక స్థానాన్ని ఉపయోగిస్తాము మరియు ఇది మనము పదాలను స్ట్రింగ్ లు గా స్టార్ట్ చేస్తామని అని నిర్ధారించుకోవడానికి మాత్రమే నల్ శూన్యతను నిల్వ చేయడానికి మనము మరో అక్షరం లేదా మరొక అక్షర స్థానాన్ని ఉపయోగిస్తాము ఇప్పుడు మనం సార్ట్ చేయవలసిన పదాల సంఖ్యను చదువుతాము ఇది మొదటి scanfస్కాన్ఫ్ చేస్తుంది మరియు ఇక్కడ ఉన్న for లూప్ స్ట్రింగ్లను ఒకదాని తర్వాత ఒకటి చదువుతుంది పదాలను ఒకదాని తర్వాత ఒకటి చదివి Words అనబడే అర్రేలో నిల్వ చేస్తుంది వర్డ్ లెంగ్త్ కంటే పదాల పొడవు ఎక్కువగా ఉంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రవర్తన అనూహ్యంగా ఉంటుందని గమనించడం ఇక్కడ చాలా ముఖ్యం అందువల్ల ఇన్పుట్గా ఇవ్వబడిన పదాలు ఖచ్చితంగా వర్డ్ లెంగ్త్ కి సమానం అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం చివరి అక్షరం నల్ శూన్యతను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది ఆపై మనకు ఆర్డర్ అని పిలువబడే మరొక అర్రే యొక్క ఇనీషలైజేషన్ ప్రారంభ దశ ఉంది మరియు ఇది చాలా కీలకమైన అర్రే ఇది మన ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథంపై ఆధారపడి ఉంటుంది ఆర్డర్ అనేది మరొక అర్రే ఈ అర్రేలో చాలా సెల్లు ఉన్నాయి పదాల సంఖ్య లేదా పదాల గరిష్ట సంఖ్య ఉన్నాయి మరియు అవన్నీ 0కి ఇనీషలైజ్ చేయబడతాయి అప్పుడు మనం ఇన్పుట్ పదాలను చదివేటప్పుడు ith పదం యొక్క క్రమం i కి ఇనీషలైజ్ చేయబడింది ఇది కేవలం ప్రారంభ దశ మరియు ముఖ్యంగా మనం ఏమి చేస్తున్నామో గమనించండి మనము ఇన్పుట్ నుండి ఇన్పుట్ పదాలను చదివి అర్రే పదాలలో నిల్వ చేస్తాము మనము ప్రారంభ ర్యాంకింగ్ను ఇస్తున్నాము ఇది తప్పు కావచ్చు ఇది చాలా ఇన్పుట్లలో తప్పుగా ఉంటుంది పదాలు అన్నీ ఇప్పటికే సార్ట్ చేయబడి ఉంటే తప్ప మరియు ith పదానికి i ఆర్డర్ ఇవ్వబడుతుంది మరియు మనము ఇన్సర్షన్ క్రమాన్ని అమలు చేసినప్పుడు ఈ క్రమం మార్చబడుతుంది ఇప్పుడు మనం సార్టింగ్ అల్గోరిథంకు వెళ్తాము పూర్ణాంకానికి తగిన విధంగా స్పేస్ని ఉపయోగించడం కోసం స్పేస్ని సముచితంగా ఉపయోగించడం కోసం కొంచెం షార్ట్కట్ తీసుకున్నాము కాంప్ అనేది మనం ఇంతకు ముందు మాట్లాడిన కంపేర్ ఫంక్షన్ ని సూచిస్తుంది w అక్షరం అనేది అర్రే పదాల షార్ట్కట్ మరియు o అక్షరం అనేది మనం ఇంతకు ముందు నిర్వచించిన ఆర్డర్ అర్రే కి షార్ట్కట్ ఇప్పుడు మనం ఇన్సర్షన్ స్టార్ట్ పద్ధతిలో చేసిన విధంగా ఎక్కడ రెండు లూప్ లు ఉన్నాయి ఔటర్ లూప్ సూచికలు 1 నుండి n వరకు నడుస్తుంది మరియు మనం చేసేది ఏమిటంటే ఈ while లూప్ చివరిలో మొదటిదాన్ని పోల్చి చూస్తే ఎలిమెంట్ల యొక్క ఉపసర్గప్రీ ఫిక్స్ మీరు for యొక్క ith పునరావృతాన్ని చూస్తే ఈ while లూప్ చివరిలో మొదటి i ఎలిమెంట్లు ఖచ్చితంగా ఆరోహణ క్రమంలో ఆర్డర్ విలువలను కలిగి ఉంటాయి కాబట్టి ith పునరుక్తిలో j అనేది iకి సెట్ చేయబడినది ఈ కంపారిజన్ ను చూద్దాం j అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఇక్కడ j అనేది దీని చివరన ఒక విలువ తో తగ్గించబడుతుంది మనము j మైనస్ 1 అనే పదాన్ని మరియు ఆర్డర్ j అనే పదాన్ని పోల్చి చూస్తాము మరియు ఈ కంపారిజన్ మీకు 0 కంటే ఎక్కువ విలువను ఇస్తే అవి తప్పనిసరిగా మార్పిడి చేయబడాలి అప్పుడు మనము j మరియు j 1 క్రమం గల పదాలను స్వాప్ చేస్తాము మనము j మరియు j 1 క్రమం గల పదాలను స్వాప్ చేసి ఆపై మనము j ని ఒక విలువ తో తగ్గిస్తాము ఈ అల్గోరిథంను అర్థం చేసుకుందాం ప్రారంభంలో మనకు n పదాల ప్రస్తుత ర్యాంకింగ్ ఉంది మొదటి పునరావృతం ముగింపులో మనకు తెలిసినది ఏమిటంటే ఆర్డర్ విలువ 1 గల పదం సార్ట్ చేయబడుతుంది అంటే ఈ సందర్భంలో మొదటి పదం సార్ట్ చేయబడుతుంది నిజానికి ప్రతి ఒక్క పదం సార్ట్ చేయబడుతుంది రెండవ పునరావృతం తర్వాత మొదటి రెండు ఎలిమెంట్ల యొక్క ఆర్డర్ విలువలు పెరుగుతున్న క్రమంలో ఉంటాయి మరియు ith పునరావృతం తర్వాత మొదటి i ఎలిమెంట్ల యొక్క ఆర్డర్ విలువలు పెరుగుతున్న క్రమంలో ఉంటాయి తత్ఫలితంగా nవ పునరావృతం తర్వాత అన్ని ఎలిమెంట్లు సార్ట్ చేయబడతాయి కాబట్టి ఇచ్చిన పదాల జాబితాను సార్ట్ చేయడానికి ఉపయోగించే అల్గోరిథం ఇది మనము ఈ ఆర్డర్ డేటా స్ట్రక్చర్ని లేదా ఆర్డర్ అర్రేని ఉపయోగించి మరియు రెండు పదాల కంపేర్ ఫంక్షన్ని ఉపయోగించి చాలా తెలివిగా విలువలను మార్పిడి చేయడానికి ఇన్సర్షన్ సార్ట్ ని ఉపయోగించామని గమనించండి ధన్యవాదాలు